అందరికీ నమస్కారం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై ఈ కోర్సుకు తిరిగి స్వాగతం

మీరు గత 3 వారాలుగా ఈ కోర్సును ఆస్వాదిస్తున్నారని నేను ఆశిస్తున్నాను మనము ఈ కోర్సు యొక్క నాల్గవ వారంలో ఉన్నాము మరియు ఈ వారం నేను కమ్యూనికేషన్ నైపుణ్యాల గురించి మాట్లాడబోతున్నాను మరియు ముఖ్యంగా దానితో అనుబంధించబడిన నాలుగు ముఖ్యమైన నైపుణ్యాల గురించి వాస్తవానికి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ ఒకటే అని ప్రజలు అపోహ కలిగి ఉంటారు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ వాస్తవానికి సాఫ్ట్ స్కిల్స్లో ప్రధాన అంతర్భాగమని మీరు అర్థం చేసుకోవాలి లేదా మీరు దానిని కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ లేదా మిస్సింగ్ పార్ట్గా చూడవచ్చు మనము సాధారణంగా పట్టించుకోని కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి ఇది సాఫ్ట్ స్కిల్స్ కు కూడా సమానం కానీ సాఫ్ట్ స్కిల్స్ అనేది పెద్ద సెట్ మరియు తరువాత సబ్సెట్ కానీ చాలా ముఖ్యమైనది మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అని కూడా పిలుస్తాము కానీ నేను ప్రారంభించే ముందు గత ఉపన్యాసంలో మనం ఏమి చేశామో త్వరగా పరిశీలిద్దాం మీరు చెడు అలవాట్లను ఎలా విరమించుకోవచ్చు మరియు మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం ఎలాగో హైలైట్ చేయడం ద్వారా నేను చివరి ఉపన్యాసం ముగించాను గత వారం మొత్తం అలవాట్లకు సంబంధించినది మరియు మీరు మీ చెడు అలవాట్లపై శ్రద్ధ చూపుతున్నారని వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని మరియు వాటిని మంచి అలవాట్లతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నేను ఆశిస్తున్నాను మీరు చెడు అలవాట్లను మానుకోవాలనుకుంటే మీరు ప్రారంభించిన మార్గాన్ని మీరు ఆపవచ్చు అని నేను సూచించాను కాబట్టి చెడు అలవాట్లను ఎలా మానేయాలి మీరు దానిని ప్రారంభించిన విధానం గురించి ఆలోచించండి ఆపై మీరు విడిపోతారు ఎలా మొదలుపెట్టారు మీరు తక్కువ పరిమాణంలో ప్రారంభించారు మీరు చిన్న బిట్స్ లో ప్రారంభించారు కాబట్టి మీరు ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి ప్రయత్నిస్తారు మీరు చెడు అలవాటును ఎన్నిసార్లు ఉపయోగిస్తున్నారు ఆపై అంతరాన్ని పెంచడానికి ప్రయత్నించండి కాబట్టి మీరు ధూమపానానికి బానిస అయితే నేను సిగరెట్ ధూమపానానికి ఉదాహరణ ఇస్తున్నాను అది గొలుసు ధూమపానం చేసే వ్యక్తిగా కాబట్టి పరిమాణాన్ని తగ్గించి ఆపై రోజువారీ తయారీకి బదులుగా ఉన్న అంతరాన్ని పెంచండి ఇది ప్రత్యామ్నాయ రోజులు మరియు తరువాత 2 రోజులు 3 రోజులు 5 రోజులు ఒక వారం విరామం మొదలైనవి నేను హైలైట్ చేసిన మరో విషయం ఏమిటంటే మీరు చెడు అలవాటును మంచి అలవాటుతో భర్తీ చేయడానికి ప్రయత్నించాలి మరియు మంచి అలవాట్లను ఎలా పెంపొందించుకోవాలి కాబట్టి మంచి అలవాట్లను అభ్యసించడం వల్ల మీ మెదడు మరియు మనస్సుకు స్వేచ్ఛ లభిస్తుంది మరియు ఏ పనిని అసంపూర్తిగా ఉంచకుండా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో నేను ఈ జిగార్నిక్ ప్రభావం గురించి మీతో మాట్లాడాను ఇక్కడ మీరు ఏదైనా అసంపూర్ణంగా వదిలేస్తే ఆలోచనలు వచ్చి మిమ్మల్ని వెంటాడతాయి కాబట్టి అసంపూర్తిగా ఉన్న పని మీ మెదడులో భారీగా వేలాడుతుంది దీనివల్ల మీరు దృష్టి కేంద్రీకరించడానికి తక్కువ స్థలం ఉంటుంది కొత్త కార్యకలాపాలపై దృష్టి పెట్టండి మంచి అలవాట్లకు సంబంధించి నేను ఎత్తి చూపిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట అలవాటుపడకుండా ఉండటం సీరియల్ అడిక్ట్స్ మీరు ఏదైనా సీరియల్గా చదువుతున్నారా లేదా మీరు నిజంగా చదువుతున్నారా ఏదైనా సీరియల్గా చూడటం చాలా ప్రమాదకరంముఖ్యంగా టెలివిజన్లో మీ సమయం మరియు మీ దృష్టి సామర్థ్యం పరంగా మిమ్మల్ని చంపే పదార్థాలు ఎందుకంటే అవి మీ మెదడులో భారీగా వేలాడతాయి మనము జిగార్నిక్ ప్రభావం గురించి చర్చించిన దానికి ధన్యవాదాలు మరియు అవి మిమ్మల్ని విడిచిపెట్టవు మీరు పూర్తి చేసే వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టవచ్చు ఆపై అది అక్కడే ఉంటుంది ఇప్పుడు గత ఉపన్యాసంలో నేను మాట్లాడిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మంచి అలవాట్లు మరియు విజయం అనేది విడదీయరానిది విజయపు అలవాట్లను పెంపొందించుకోవాలంటే మీరు మొదట చాలా మంచి అలవాట్లను పాటించాలని నేను చెప్పాను ఇప్పుడు మంచి అలవాట్లు మిమ్మల్ని ఏ ఉద్యోగంలో అయినా అనివార్యంగా మరియు భర్తీ చేయలేనివిగా చేస్తాయి మీలో పెంపొందించుకోవలసిన అత్యంత విజయవంతమైన వ్యక్తుల కొన్ని అలవాట్లు ఉదాహరణకు చాలా కష్టపడి పనిచేసేవాడు మీకు జీతం రాకపోయినా చిరునవ్వుతో అదనపు పని చేయండి ఎప్పుడూ మీ గడియారం మరియు పనిని చూడండి ఆపై మీరు దానిని పూర్తి చేసే వరకు పని చేయండి ఆపై మీ మనస్సు ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు ఆ రాత్రి చాలా ప్రశాంతంగా ఉండడాని చూడవచ్చు అత్యంత ముఖ్యమైన లక్ష్యంపై దృష్టి పెట్టండి సాధ్యమయ్యే వాటిపై ఎక్కువ సమయం వెచ్చించవద్దు పనికిరాని పనిని చాలా ఖచ్చితమైన పద్ధతిలో చేయడంలో అర్థం లేదు చివరగా నేను చెప్పాను మీరు మీ పనిని చేసేటప్పుడు 100 శాతం ఏకాగ్రతతో ఏకాగ్రత యొక్క శక్తి ఏమిటంటే మీరు ఏ పనిని అంత వేగంగా పూర్తి చేయగలుగుతారు మిగిలిన ప్రజలు ఇప్పుడు దీనితో మీరు కొన్ని కొత్త అలవాట్లను మంచి అలవాట్లను పెంపొందించుకోగలరని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ యొక్క ఇతర ముఖ్యమైన భాగం ఇది నేను చెప్పినట్లుగా కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా పరిగణించబడుతుంది కమ్యూనికేషన్ అంటే ఏమిటి మరియు దానిలో ఉన్న వివిధ స్కిల్స్ ఏమిటో చూద్దాం మనం కమ్యూనికేషన్ గురించి మాట్లాడే క్షణం ప్రాథమికంగా మనం వెర్బల్ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తాము మనం మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు పదాలను ఉపయోగిస్తాము నేను ప్రత్యేకంగా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ విషయాలపై మరికొన్ని ఉపన్యాసాలు ఇస్తాను ఇక్కడ మీరు కమ్యూనికేట్ చేయడానికి చిత్రాలు చిత్రాలు హావభావాలను ఉపయోగిస్తారు ప్రస్తుతం మనం వెర్బల్ కమ్యూనికేషన్పై దృష్టి పెడదాం కాబట్టి మనం వెర్బల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడేటప్పుడు నాలుగు సంబంధిత స్కిల్స్ ఉంటాయి చదవడం రాయడం మాట్లాడటం మరియు వినడం అనే వర్బల్ కమ్యూనికేషన్ వాస్తవానికి ఇది వినడంతో ప్రారంభమై ఆపై చదవడం లేదా వ్రాయడం మరియు చివరిది కానీ కనీసం మాట్లాడేది కాదు మనం సాధారణంగా మాట్లాడటం మొదలుపెడతామని అనుకుంటాం కానీ అది సరైనది కాదు మనం నిజంగా వినడంతో ప్రారంభిస్తాము తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కూడా మొదట వినడంతో ప్రారంభమవుతుందని నమ్ముతారు శిశువు బయటకు రాకముందే వింటూ ఆపై నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభిస్తాడు కాబట్టి వినడం అనేది మన కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోడానికి ప్రయత్నించే మొదటి మరియు ప్రధాన నైపుణ్యం కాబట్టి మీరు దానిని చూస్తే వినడం చదవడం వ్రాయడం మాట్లాడటం అవి కనిపించినప్పటికీ విభిన్న నైపుణ్యాలు అవన్నీ ఏకీకృతం చేయబడ్డాయి వీటిలో మనం వినడం మరియు చదవడాన్ని చూడవచ్చు ముఖ్యంగా గ్రహణ నైపుణ్యాలు వాటిని మనం గ్రహణ నైపుణ్యాలుగా ఎందుకు చూస్తాము ఎందుకంటే చాలా సార్లు మనం ఎవరినైనా వినడానికి ప్రయత్నించినప్పుడు లేదా ఏదైనా చదివినప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము గ్రహించడానికి ప్రయత్నిస్తాము ఇతరుల నుండి కొన్ని విషయాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తాము గ్రహించడానికి ప్రయత్నించండి మేము కేవలం మేము వాస్తవానికి అందుకుంటున్నాము మేము నుండి ఇన్పుట్లను అందుకుంటున్నాము ఇతరులు వినడం మనం ఇతరుల నుండి వింటున్నాము చదువుతున్నాము ఎవరో ఒకరి నుండి చదువుతున్నాము జీవితాన్ని అనుభవించి ఆపై అతని లేదా ఆమె ఆలోచనలను పంచుకున్నారు ఆపై మనం దాని గురించి చదువుతున్నాము ఇప్పుడు మరొక వైపు రాయడం మరియు మాట్లాడటం వాటిని ఉత్పత్తి నైపుణ్యాలుగా పరిగణిస్తారు ఇప్పుడు వాటిని ఉత్పత్తి నైపుణ్యాలుగా ఎందుకు పరిగణిస్తారు ఎందుకంటే మనం నిజానికి ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీరు మా స్వరాన్ని ఉపయోగించే పరంగా మాట్లాడటం చూస్తే మేము కొన్నింటిని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మనం ఉత్పత్తి చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాం మనం ఆలోచనలను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం మనం దారి చూపడానికి ప్రయత్నిస్తున్నాం మన ఆలోచనలకు పదాలను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాంఆపై మనం ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఆ కోణంలో మనం ఏదో సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం రైటింగ్ విషయంలో కూడా మనం అదే చేస్తాము కాబట్టి ఈ నైపుణ్యాలన్నింటిలో రైటింగ్ అత్యంత ప్రభావవంతమైనదని మీకు తెలుసు ప్రజలు కొన్నిసార్లు ఒకే శీర్షిక ఒక మాగ్జిమ్ ఒక వాక్యం రాశారు ఇది ప్రపంచాన్ని మార్చింది ప్రపంచాన్ని మార్చిన నవలలు చాలా స్ఫూర్తిదాయకమైన వ్యాసాలు ఆపై ఆలోచనలను రేకెత్తించేది ఆపై చాలా మందిని మార్చింది ఇప్పుడు స్పీకింగ్ మరియు రైటింగ్ స్కిల్స్ ను ప్రొడక్టివ్ స్కిల్స్ గా పరిగణించడానికి ఇవి కారణాలు ఇప్పుడు వినడం యొక్క అంశాన్ని చూద్దాం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏకీకృతం చేయబడతాయని నేను చెప్పినట్లుగా గుర్తుంచుకోండి ఎలా చేయాలో వివరిస్తాను మీరు వినడం మరియు మాట్లాడటం చూస్తే వినడం మరియు మాట్లాడటం రెండూ అగ్రస్థానంలో పరిగణించబడతాయి సమూహ చర్చలు మరియు ఉద్యోగ ఇంటర్వ్యూల ద్వారా గెలవడానికి స్కిల్స్ అంటే మీరు దానిని వృత్తిపరమైన కోణం నుండి చూస్తే కానీ వినడం మరియు మాట్లాడటం వ్యక్తుల మధ్య స్కిల్స్ ను అభివృద్ధి చేయడంలో కూడా అవసరమైన స్కిల్స్ మళ్లీ అగ్రస్థానంలో ఉన్నాయి మంచి సంబంధాలను కొనసాగించడానికి మీరు మంచి శ్రోత గా మరియు సమర్థవంతమైన వక్త గా ఉండాలి ఇప్పుడు కమ్యూనికేషన్ ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానించబడిందో చూడండి ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా తెలుస్తుంది చదవడం ద్వారా మాత్రమే మీరు నిజంగా అనుభవించడానికి ముందే ప్రపంచం గురించి తెలుసుకుంటారు కాబట్టి మీరు ఎంత ఎక్కువగా చదివితే మీరు నిజంగా ఇతర వ్యక్తుల అనుభవం నుండి సేకరిస్తారు మరియు మీకు అంత ఎక్కువ తెలుసు ఒకరు ఎంత ఎక్కువ వ్రాస్తారో అంత ఎక్కువ ప్రతిబింబిస్తారు కాబట్టి మీరు డైరీలో మీ గురించి మీ ఆలోచనల గురించి ఎంత ఎక్కువగా వ్రాస్తారో ఒక వ్యాసం ఒక నివేదిక రూపంలో ఒక ప్రాజెక్ట్ గురించి మీ థీసిస్ గురించి మీ అంతరాత్మ గురించి ఒక నివేదిక లేదా వ్యాసం ఒక పద్యం రూపంలో ఒక నవల రూపంలో లేదా మీ అనుభవం గురించి భావాలు ఒక ఆసక్తికరమైన చిన్న కథ రూపంలో చాలా చిన్న అనుభవం కాబట్టి ఒకరు ఎంత ఎక్కువగా వ్రాస్తారో అంత ఎక్కువగా ప్రతిబింబిస్తారు మరియు వ్రాయడం అనేది స్వీయ ఆవిష్కరణ ప్రక్రియ మీరు మీ గురించి ఏదైనా వ్రాసిన ప్రతిసారీ మీరు నిజంగా తెలుసుకుంటారు కానీ అప్పుడు మీరు వ్రాసే ప్రక్రియలో నిమగ్నమైనప్పటికీ మీ గురించి మీకు తెలుసు ఆపై మీకు గుర్తు ఉంటే నేను ఈ మొత్తం ఉపన్యాసాల క్రమాన్ని ప్రారంభంలో చెబుతున్నాను మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది మీకు స్వీయ అవగాహన కల్పించే మొదటి ముఖ్యమైన లక్షణం కాబట్టిఆ రకమైన స్వీయ అవగాహనను సృష్టించడంలో రాయడం సహాయపడుతుంది మరియు అప్పుడు ఎంత ఎక్కువ వింటే అంత ఎక్కువగా నేర్చుకుంటాడు ఇది వినడం ద్వారా మీరు ఇతరుల నుండి నేర్చుకుంటారు ఎంత ఎక్కువ మంది వింటారో అంత ఎక్కువ మంది మాట్లాడతారు అంత ఎక్కువ మంది కమ్యూనికేట్ చేస్తారు అంత ఎక్కువ కమ్యూనికేట్ చేస్తే ఒకరు మరింత విజయవంతమవుతారు వినడాన్ని ఇలాగే చూడండి వినడం అనేది చాలా విస్మరించబడినప్పటికీ కమ్యూనికేషన్లో అంతర్భాగమని నేను మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను సమర్థవంతమైన కమ్యూనికేటర్గా మారడానికి ఇది సరిపోతుందని ప్రజలు సాధారణంగా భావిస్తారు మీరు మాట్లాడి ఆపై మీరు ఏదైనా వ్రాస్తే చాలా సార్లు వారు లిజనింగ్ ని మిస్ అవుతారు ఎందుకంటే ఇది ఒక రకమైన నిష్క్రియాత్మక కమ్యూనికేషన్ అని ప్రజలు భావిస్తారు వినడంతో పాటు కొన్నిసార్లు ప్రజలు చదవడం గురించి కూడా ఆలోచిస్తారు కాబట్టి ఇవి కమ్యూనికేషన్ యొక్క నిష్క్రియ రూపం అని ఆపై మరింత ముఖ్యంగా వారు తమ ఆలోచనలను మాట్లాడే రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నించినప్పుడు వారు అనుకుంటారు ఇది క్రియాశీలకంగా మారుతోందని భావిస్తారు ఇప్పుడు వినడం అనేది కమ్యూనికేషన్లో అంతర్భాగమని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది చాలా నిర్లక్ష్యం చేయబడింది ఎందుకంటే వినడంతో మాత్రమే మీరు మంచి మానవ సంబంధాలు అభివృద్ధి చేయగలుగుతారు మరియు కమ్యూనికేషన్ మానవ సంబంధాలతో కలిసి పనిచేస్తాయి కాబట్టి సానుకూల సంబంధాలు కమ్యూనికేషన్ యొక్క స్థాయి మరియు తీవ్రతపై మాత్రమే అభివృద్ధి చెందుతాయి సంబంధం ఎంత తీవ్రంగా ఉంటేఅంత లోతైన కమ్యూనికేషన్ అభివృద్ధి చెందుతుంది కమ్యూనికేషన్ గురించి కొన్ని అపోహలను చూద్దాం కమ్యూనికేషన్ గురించి అపోహలు ఏమిటి మొదట ప్రజలు మాట్లాడటం మాత్రమే కమ్యూనికేషన్ అని భావిస్తారు ఎవరైనా బాగా మాట్లాడుతుంటే అతను లేదా ఆమె మంచి కమ్యూనికేటర్ అని వారు భావిస్తారు మరియు దానితో కలిపి వారు మంచిగా మాట్లాడటం మంచి కమ్యూనికేషన్ అని భావిస్తారు అది చక్కగా మాట్లాడటం తీపిగా మాట్లాడటం ఇది మంచి కమ్యూనికేషన్ అని వారు భావిస్తారు మాట్లాడే వ్యక్తులు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తుల కంటే మెరుగ్గా కమ్యూనికేట్ చేస్తారనే తప్పుగా సంభాషించే వారు మరికొందరు ఉన్నారు ప్రశాంతమైన మరియు నిశ్శబ్దమైన వ్యక్తుల కంటే ఇది మళ్ళీ స్థూల తప్పుడు సమాచార మార్పిడి ఎందుకంటే చాలా మంచి చర్చల్లో వాస్తవానికి నిశ్శబ్దమైన వ్యక్తి గెలుస్తాడు ఇది అవతలి వ్యక్తి మరింత మాట్లాడేవాడుగా ఉన్నప్పుడు ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉండగల సామర్థ్యం అవతలి వ్యక్తి పూర్తి చేసే వరకు వేచి ఉండి ఆపై సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి కాబట్టి ప్రశాంతమైన మరియు నిశ్శబ్దమైన వ్యక్తుల కంటే మాట్లాడే వ్యక్తులు బాగా కమ్యూనికేట్ చేస్తారనే దురభిప్రాయం ఇది అప్పుడు ప్రజలు మంచి వక్తగా ఉండాలంటే మీరు అస్సలు శ్రోతగా ఉండాల్సిన అవసరం లేదని అనుకుంటారు కాబట్టిమీరు మాట్లాడటం సాధన చేస్తే సరిపోతుంది మీరు మీ పదజాలాన్ని అభివృద్ధి చేసుకోండి మీరు మీ భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోండి కానీ మీరు శ్రోతగా ఉండాల్సిన అవసరం లేదని వారు భావిస్తారు కానీ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వినకుండా మీరు మంచి వక్త కాలేరు వినడం గురించి మీరు కొన్ని అపోహలను కూడా అర్థం చేసుకోవాలి తెలివైన వ్యక్తులు మాత్రమే వినగలరని ప్రజలు భావిస్తారు కాబట్టి అంత విద్యావంతులు కాని వ్యక్తులు తాము అస్సలు వినలేమని అనుకుంటారు ఇది సరైనది కాదు ఎందుకంటే చురుకుగా వినడం అనేది పెంపకం చేయబడిన ప్రవర్తన కాబట్టి మీరు నిజంగా వినే విషయంలో నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు ఆపై సమర్థవంతమైన శ్రోతగా మారవచ్చు వినడం గురించి ప్రజలకు ఉన్న ఇతర అపోహ ఏమిటంటే వారు మాట్లాడటం తో పోల్చుతారు వినడాన్ని మరియు వినడం కంటే మాట్లాడటం చాలా ముఖ్యమైన చర్య అని వారు భావిస్తారు ఇప్పుడు వాస్తవం ఏమిటంటే సమర్థవంతమైన కమ్యూనికేషన్లో మాట్లాడటం మరియు వినడం రెండూ సమానంగా ముఖ్యమైనవి అప్పుడు మరొక అపోహ ఏమిటంటే మాట్లాడటం శక్తిని వినియోగిస్తుంది మరియు వినడం శక్తిని వినియోగించదు మీరు మాట్లాడేటప్పుడు ఎక్కువ శక్తిని వినియోగిస్తారన్న మరొక అపోహ ఇది కానీ వినేటప్పుడు కాదు కానీ క్రియాశీల శ్రోతలు స్పీకర్ లేదా జాగర్ వలె ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారు అనేక విదేశీ విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు జరిగాయి మరియు చురుకైన శ్రోతలు ఎంత శక్తిని వినియోగిస్తారో తెలుసుకోవడానికి వారు ప్రయత్నిస్తారు కాబట్టి నేను తదుపరి ఉపన్యాసంలో చురుకైన వినేవారి గురించి మాట్లాడతాను కానీ ఇప్పుడు చురుకైన శ్రోత చాలా ప్రభావవంతమైన శ్రోత అని మరియు అతని మెదడును ఎవరు ఉపయోగిస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మరియు అతను లేదా ఆమె శ్రవణ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాంఛనీయమైన ఆలోచనను పూర్తి చేయండి ఇప్పుడు చురుకైన వినేవారు మాట్లాడేవారి వలె ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తారా లేదా వారు ఒక జాగర్ లాగా అని చెబుతారా కాబట్టి వారు జోగర్ మరియు చురుకైన శ్రోతలతో పోల్చి చూస్తే వారు అదే పద్ధతిలో ఎక్కువ లేదా తక్కువ శక్తిని ఖర్చు చేయగలరని వారు కనుగొన్నారు వినడం అనేది అపస్మారక ప్రక్రియ అని మరొక అపోహ కానీ వాస్తవం ఏమిటంటే వినడం అనేది చురుకైన మానసిక ప్రక్రియ వినడం అనేది అసంకల్పిత చర్య కాబట్టి నేను రాబోయే స్లైడ్లో ఈ రెండింటి గురించి చర్చిస్తాను మాట్లాడేవారు తమ ప్రేక్షకులను 100 శాతం వినేలా చేయగలరు ఇది మరొక స్థూలమైన దురభిప్రాయం ఎందుకంటే ప్రేక్షకులు స్వయంగా స్పీకర్ను వినాలని కోరుకుంటే తప్ప స్పీకర్లు వారి ప్రేక్షకులను నిజంగా వినేలా చేయలేరు కాబట్టి మీరు మీ మాట వినమని ప్రజలను బలవంతం చేయలేరు మీరు మీ విషయంలో ఎంత మంచివారైనా సరే వారు నిజంగా శ్రద్ధ వహించాలనుకుంటే తప్ప కమ్యూనికేషన్ నైపుణ్యాలు వారు మీరు చెప్పేదానిలో ఏదో ముఖ్యమైన విషయం ఉంది అలా అనుకుంటే తప్ప కాబట్టి మీరు వారిని సొంతంగా విననివ్వలేరు కాబట్టి మీరు ఆసక్తిని సృష్టించాల్సి ఉంటుంది మరియు అది వేరే విషయం కానీ మీరు నిజంగా వారిని విననివ్వలేరు హియరింగ్ గురించి ఏమిటి ఇది లిజనింగ్ కి సమానమేనా మళ్ళీ చాలా మంది లిజనింగ్ మరియు హియరింగ్ ఒకటే అని భావిస్తారు ఇప్పుడు ఇది తప్పుడు అవగాహన ఎందుకంటే హియరింగ్ కంటే లిజనింగ్ చాలా భిన్నంగా ఉంటుంది మీరు చూస్తే హియరింగ్ అనేది ప్రాథమికంగా శారీరక చర్య అయితే లిజనింగ్ అనేది మానసిక చర్య ఉదాహరణకు మీ చెవులలో పడే శబ్దాలు మీ చెవులను తాకడం మీ చెవి డ్రమ్స్ ను తాకడం కాబట్టి ఒక రకమైన ధ్వని సున్నితత్వాన్ని కలిగిస్తుంది అంతే కాబట్టి మీరు ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు హార్న్ శబ్దం వింటారు మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీరు వినగలుగుతారు ఫ్యాన్ సౌండ్ వినగలుగుతారు మీరు ఫ్యాన్ సౌండ్ వినగలుగుతారు ఆపై మీరు నిద్రపోతూ ఉంటారు మీరు పక్షులు చేసే శబ్దం పక్షుల కిలకిలారావాలు కూడా వింటారు కానీ అప్పుడు ఇప్పటికీ మీరు వేరే ఏదైనా చేయగలరు కాబట్టి ఈ హియరింగ్ చాలా సార్లు ఏ ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేయదు మీరు మీ కారును నడపడం లేదా నిద్రపోవడం వంటి పనులు చేస్తూ ఉండవచ్చు కాబట్టి ఇది మిమ్మల్ని అంతగా ప్రభావితం చేయదు శబ్దాలు మీ చెవిలో పడుతున్నప్పుడు కూడా మీ మెదడుకు కావలసినది చేయడానికి మీరు అనుమతించవచ్చు కానీ ఈ దృశ్యం కేవలం హియరింగ్ కి సంబంధించినది కాదు హియరింగ్ సంబంధించినది మరియు మరిన్ని వినడం కంటే మరియు వినడం కంటే ఎక్కువ అది స్వీకరణను కలిగి ఉంటుంది కాబట్టి ఆలోచనల స్వీకరణ రాబోయే నాన్ వర్బల్ సూచనల స్వీకరణ ఎంపిక కాబట్టి ఒక వడపోత జరుగుతోంది మీరు ఇస్తున్న అన్ని ఆలోచనలను నేను స్వీకరిస్తున్నాను కానీ నేను నిర్ణయిస్తున్నాను ఇది ముఖ్యమైనదని నేను ఆలోచిస్తున్నాను ఆపై నేను కొన్ని ఆలోచనలను వ్రాస్తున్నాను కాబట్టి నేను కూడా ఎంచుకుంటున్నాను నేను ప్రతిదీ వినడం లేదు ఉదాహరణకు నేను రైల్వే స్టేషన్లో ఉంటే ఆపై నేను అన్ని ప్రకటనలను వింటుంటే ఇవి తయారు చేయబడతాయి వాటిలో చాలా వరకు నేను వింటాను కానీ నేను ఆ సమాచారం గురించి వింటాను ఆ నిర్దిష్ట సమయంలో ఆ నిర్దిష్ట ప్లాట్ఫాం నుండి బయలుదేరబోయే నా రైలు కాబట్టి నేను కూడా సెలెక్ట్ చేస్తాను ఆపై సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఆర్గనైజ్ చేస్తాను కాబట్టి ఇది ముఖ్యంగా మీరు తరగతి ఉపన్యాసాలకు లేదా ఎవరికైనా హాజరైనప్పుడు విద్యార్థులకు సంబంధించినది ఎవరు సాధారణ ఉపన్యాసాలకు హాజరవుతున్నారో మీరు సమాచారాన్ని స్వీకరించడానికి ప్రయత్నిస్తారు ఆపై మీరు ముఖ్యమైనదాన్ని ఎంచుకుని ఆపై మీరు నిర్వహించి ఆపై మీరు సమ్మిళితం అవుతారు కాబట్టి మీరు అనుసంధానిస్తారు మీరు నిర్వహించిన ఆలోచనలను సమన్వయం చేస్తారు ఆపై మీరు అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆపై అర్థం పొందడానికి ప్రయత్నించండి మీరు మూల్యాంకనం చేయడానికి ప్రయత్నించడమే కాకుండా ఆ వ్యక్తి నిజంగా సంపాదిస్తున్నాడా అని చూడటానికి ప్రయత్నిస్తారు నిజంగా మీకు నిజం చెప్పడం లేదా నిజంగా మీకు కొన్ని నిజమైన ప్రభావవంతమైన ఆలోచనలను ఇవ్వడం లేదా అది అలా కాదు అప్పుడు మీరు కూడా ప్రతిస్పందించవచ్చు మీరు ఒక ఉపన్యాసంలో ఉంటే మీకు కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా తెలియకపోతే మీరు వివరణ అడగవచ్చు మీరు ఇప్పటికీ కొన్ని విషయాల గురించి ఖచ్చితంగా ఉన్నారు కానీ ఇది ఇలా జరుగుతోందో లేదో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ మనస్సులో మీరు దాని గురించి ఆలోచించిన విధానాన్ని నిర్దేశించండి కాబట్టి మళ్ళీ మీరు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు నిజంగా వింటున్నప్పుడు చాలా మానసిక కార్యకలాపాలు పాల్గొంటాయి ఇప్పుడు మీరు నిజంగా మంచి శ్రోత కావాలనుకుంటే మీరు తీసుకోవలసిన మొదటి అడుగు ఏమిటి మంచి శ్రోత కావడానికి మొదటి అడుగు మనస్సును తెరిచి ఉంచడం కాబట్టి మనస్సు తెరిచి ఉండాలి రాబర్ట్ షుల్లర్ తన ఒక పుస్తకంలో ఇలా పేర్కొన్నట్లుగా మనస్సు ఒక పారాచూట్ ఇది తెరిచినప్పుడు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి ఇది పారాచూట్ లాంటిది ఇది తెరిచినప్పుడు మాత్రమే పనిచేస్తుంది మీరు మీ మనస్సును మూసి ఉంచుకుంటే అది పనిచేయదు అది అస్సలు పని చేయదు ఇప్పుడు మీరు మీ మనస్సును ఎందుకు తెరిచి ఉంచుకోవాలి అనేదానికి ఉదాహరణ ఇస్తాను ఆపై మీరు లిజనింగ్ పై ఈ ఉపన్యాసం నుండి నేర్చుకోవలసిన చివరి పాఠంతో నేను ముగిస్తాను ఈ చిన్న సంఘటనను చూడండి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులను డిపార్ట్మెంట్ ఆఫ్ కాలిఫోర్నియా యొక్క మిస్టర్ ఆగ్న్యూ అడిగారు కింది వాటికి వారి ప్రతిస్పందన కోసం వైద్య చరిత్ర కాబట్టి అధ్యాపకులు ఒక రకమైన పరిస్థితిని ఇచ్చారు మరియు విద్యార్థులు ప్రతిస్పందించాలని కోరుకున్నారు కాబట్టి ఈ పరిస్థితి తండ్రికి సిఫిలిస్ తల్లికి క్షయ వ్యాధి ఉంది వారికి నలుగురు పిల్లలు ఉన్నారు మొదటి అంధుడు రెండవవాడు మరణించాడు మూడవవాడు చెవిటివాడు మరియు మూగవాడు నాల్గవవాడు క్షయవ్యాధి కలిగి ఉన్నాడు తల్లి తన ఐదవ బిడ్డతో గర్భవతిగా ఉంది తల్లిదండ్రులు గర్భస్రావం చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటారు నిర్ణయం మీరే తీసుకోవాలి కాబట్టి మీరు విన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధి ఉండి ఆపై దీర్ఘకాలిక మరణం సంభవించే కేసు మీకు ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఐదవ బిడ్డ ఆపై తల్లిదండ్రుల కోసం నిర్ణయం తీసుకునే అవకాశం మీకు ఇవ్వబడుతుంది సహజంగానే మీలో చాలా మంది ఆలోచించి ఆపై మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ప్రతిస్పందించిన చాలా మంది విద్యార్థులు గర్భస్రావానికి అనుకూలంగా ఓటు వేశారు ఎందుకంటే వారు భావించారు ఇతర దీర్ఘకాలిక పరిస్థితుల కారణంగా బిడ్డ ఖచ్చితంగా మనుగడ సాగించదు పిల్లలు పెరిగి తరువాత చనిపోయారు కానీ వారికి మిస్టర్ ఆగ్న్యూ వ్యాఖ్య అభినందనలు మీరు ఇప్పుడే బీథోవెన్ను హత్య చేసారు తెలియని వారికి బీథోవెన్ చెవిటి సంగీత స్వరకర్త మరియు చైల్డ్ ప్రాడిజీ అతను 8 సంవత్సరాల వయస్సులో పియానిస్ట్గా తన మొదటి బహిరంగ ప్రదర్శన ఇచ్చాడు కాబట్టి తల్లిదండ్రులు ఈ బిడ్డను అబార్షన్ చేయాలని నిర్ణయించుకుంటే ఏమి జరిగి ఉండేది ప్రపంచం ఒక సంగీత మేధావిని కోల్పోయి ఉండేది కాబట్టి దీని నుండి పాఠం ఏమిటంటే మీరు పక్షపాతం లేకుండా వినడం నేర్చుకోవాలి మనసు తెరిచి ఉంచుకోండి ఎటువంటి పక్షపాతం లేకుండా వినండి పక్షపాతం అంటే ఏ రకమైన ముందస్తు ఆలోచనలు ఏ రకమైన ముందస్తు భావన కొన్ని విషయాలు కనిపించే విధానం కారణంగా ఎవరైనా తప్పు అని మీరు ముందస్తుగా భావించే భావనను ఏర్పరుస్తారు ఆపై మీరు ఆ వ్యక్తితో కమ్యూనికేషన్ను నిజంగా అనుభవించడానికి ముందే మీరు నిర్ణయం తీసుకోండి లేదా మీరు పాత్ర లేదా ప్రవర్తన లేదా చర్య గురించి తీర్పు ఇస్తారు మరియు ఇది మంచి కమ్యూనికేటర్గా మారడానికి చాలా చెడ్డది కాబట్టి దీని చివరలోదీన్ని గుర్తుంచుకోండి పక్షపాతం లేకుండా వినండి మీ మనస్సును తెరిచి ఉంచుకోవడానికి ప్రయత్నించండి తదుపరి ఉపన్యాసంలో మీరు సమర్థవంతమైన శ్రోత లేదా చురుకైన శ్రోతగా ఎలా మారగలరో మీకు సలహాలు ఇవ్వడం కొనసాగిస్తాను దీనితో నేను ఈ వారం మొదటి ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలుఆపై మీకు మంచి రోజు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు